ఈ ఉపన్యాసాని కి స్వాగతం ఈ రోజు బాలన్ చూస్తారు ఇది బ్యాలెన్స్డ్ నుండి ఆన్బ్యాలెన్స్డ్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్డ్ నుండి BAL యొక్క ఎక్రోనింస్ BAL గా మరియు ఆన్బ్యాలెన్స్డ్ నుండి UN ను తీసుకుంటారు అది మీకు బాలన్ ఇస్తుంది ఇప్పుడు బాలన్ అవసరం ఎందుకు ఈ బాలన్ అవసరం ఏమిటి వాస్తవానికి బ్యాలెన్స్డ్ యాంటెన్నా సాధారణంగా కనీసం ఒక సిమ్మెట్రిక్ ప్లేన్ కలిగి ఉంటుంది ఇది సిమ్మెట్రిక్ నిర్మాణం కారణంగా గ్రౌన్దేడ్ చేయవచ్చు ఉదాహరణకు ఒక డైపోల్ యాంటెన్నాకు సిమ్మెట్రిక్ ప్లేన్ ఉంది ఇది సిమ్మెట్రిక్ ప్లేన్ ని కలిగి ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు ఇది యాంటెన్నా యాక్సిస్ ని ఫీడింగ్ పాయింట్ వద్ద దాటుతుంది తద్వారా యాంటెన్నాను రెండు భాగాలుగా విభజింపబడుతుంది వీటిని పోల్స్ గా పిలుస్తారు ఈ రెండు పోల్స్ కు ఒకే కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటే రేడియేషన్ సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది కరెంట్ ఒక దిశలో వెళ్ళాలి మరియు అదే కరెంట్ మరొక దిశలో తిరిగి రావాలి ఈ రెండు పోల్స్ సరిగ్గా సమానమైన కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ని కలిగి ఉండే విధంగా యాంటెన్నాకు ఫీడ్ ఇవ్వడం మన లక్ష్యం ఇప్పుడు ఇది చేయవచ్చు దయచేసి వీక్షణ గ్రాఫ్ ను చూడండి మనం సోర్స్ ని ఇక్కడ ఉంచితే ఇప్పుడు మనము సాధారణంగా బ్యాలెన్స్ సోర్స్ లతో వ్యవహరిస్తాము బ్యాలెన్స్ సోర్స్ లు అంటే దీనికి పాజిటివ్ మరియు నెగెటివ్ పోలారిటీ ఉంటుంది కాబట్టి పాజిటివ్ పోలారిటీ నెగెటివ్ పోలారిటీ తో బ్యాలెన్స్ సోర్స్ బ్యాలెన్స్ యాంటెన్నాతో అనుసంధానించబడుతుంది మరియు I1 విలువ I2 కు సమానమని చెప్పగలము సహజంగానే మీరు దీన్ని చూస్తారు మనము వాస్తవానికి ఎల్లప్పుడు ఇది I1 అని మరియు ఇది I2 అని పిలుస్తాము ఎందుకంటే వాస్తవానికి ఈ I1 మరియు I2 ఎప్పుడూ సమానంగా ఉండవు ఎందుకంటే ఏ కరెంట్ అయితే తిరిగి వస్తుందో ఎందుకంటే అది డిస్ప్లేస్మెంట్ కరెంట్ ద్వారా వస్తుంది వాస్తవానికి ఇది రిటర్నింగ్ కరెంట్ కానీ ఈ రెండు పోల్స్ కూడా కొంత నాయిస్ ను పొందుతున్నాయి కాబట్టి దీనిని కామన్ మోడ్ కరెంట్ అంటారు కానీ రేడియేషన్ కోసం నాకు ఈ డిఫరెన్షియల్ మోడ్ కరెంట్ అవసరం అంటే వాటి మధ్య ఒక ఫేస్ డిఫరెన్స్ ఉంది ఈ రెండు కరెంట్ల మధ్య 180 డిగ్రీల ఫేస్ డిఫరెన్స్ ఉంది ఇది ఉండాలి కాబట్టి ఈ డిఫరెన్షియల్ మోడ్ కరెంట్ మాత్రమే రేడియేట్ చేయగలదు కాబట్టి ఇది కావలసినది ఇక్కడ నాయిస్ లేదని అనుకుంటున్నాము కాబట్టి ఈ బ్యాలెన్స్ సోర్స్ దీన్ని డ్రైవింగ్ చేయగలిగితే మనకు I1 మరియు I2 ఉంటాయి మరియు యాంటెన్నా డిజైనర్ సంతోషంగా ఉంటారు తరువాతిది కానీ ఇది అంతకుముందు ప్రాక్టికల్ కాదు ఎందుకంటే నేను సోర్స్ ని యాంటెన్నా మధ్యలో ఉంచలేను ప్రాథమికంగా సోర్స్ కొంత దూరంలో ఉంది కాబట్టి ట్రాన్స్మిషన్ మీడియం లేదా ట్రాన్స్మిషన్ లైన్ ఉంది మరియు మనకు రెండు వైర్లు ఉంటే నాకు మళ్ళీ ఒక బ్యాలెన్స్ సోర్స్ ఉంది నాకు రెండు వైర్లు ఉన్నాయి మరియు ఒక వైర్ ఎగువ హబ్ కు మరొక వైర్ ఇక్కడ అనుసంధానించబడి ఉంది ఇది ట్రాన్స్మిషన్ లైన్ కు బ్యాలెన్స్ ట్రాన్స్మిషన్ లైన్ ఇది బ్యాలెన్స్ ట్రాన్స్మిషన్ లైన్ ఎందుకంటే కరెంట్ ఇక్కడ ఒక డైరెక్షన్ లో వెళుతుంది అదే కరెంట్ మరొక డైరెక్షన్ లో తిరిగి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబడిన ట్రాన్స్మిషన్ లైన్ ఉన్నందువలన ఇప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ వెళ్లే కరెంట్ వేవ్ మరియు బ్యాక్వర్డ్ వెళ్లే కరెంట్ వేవ్ ఉన్నాయి కానీ అది I1 మరియు I2 లను నాయిస్ లేకుండా సమానంగా ఇస్తుంది కాబట్టి మళ్ళీ యాంటెన్నా డిజైనర్ సంతోషంగా ఉంటారు తక్కువ ఫ్రీక్వెన్సీ లకు ఇది వర్తిస్తుంది కానీ అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద మేము ఇలా చేస్తే ఏమి జరుగుతుంది ఈ యాంటెన్నా ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఇక్కడ పవర్ ని తీసుకోలేకపోతుంది అది రేడియేట్ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి మనం ఏమి చేస్తాము మనం యాంటెన్నాను షీల్డ్ చేస్తాము మరియు కోయాక్సియల్ అనే ఉత్తమమైన షీల్డ్ ను మనం దానికి ఇస్తాము అంటే రెండు కండక్టర్లు ఒకటి లోపల మరొకటి బయట ఉన్నాయి ఇప్పుడు మనం వాటిని విషయానికి ఎలా కనెక్ట్ చేయాలి ట్రాన్స్మిషన్ లైన్ నుండి రేడియేషన్ ని నివారించడానికి ఇది ఒకటని మీరు స్పష్టంగా చూస్తారు మనం ఏమి చేయాలి అవుటర్ షీల్డ్ ఉంది మరియు ఆ అవుటర్ షీల్డ్ దిగువ సగ భాగంలో అనుసంధానించబడి ఉంటుంది మరియు ఇన్నర్ కండక్టర్ను బయటకు తీసి డైరెక్ట్ కండక్టర్ను ఇక్కడ ఉంచాము ఇక్కడ మీరు సమస్యను చూస్తున్నారు ఈ సగం వాస్తవానికి ఇది మీరు ఏ సగం అయినా ఇలా కనెక్ట్ చేయవచ్చు ఈ దిగువ సగం బాహ్య కండక్టర్ యొక్క షీల్డ్ కి అనుసంధానించబడి ఉంది కాబట్టి బయటి కండక్టర్కు ఇది వదులుగా కలుపుతారు అంటే ఆ షీల్డ్ ద్వారా అది జతచేయబడుతోంది కానీ ఇది డైరెక్ట్ గా జతచేయబడుతుంది మనము దానిని షీల్డ్తో ఎందుకు కనెక్ట్ చేస్తున్నామో మీరు డైరెక్ట్ గా కండక్టర్కు కనెక్ట్ చేయగలరని చెప్పవచ్చు మనము అలా చేస్తే వాస్తవానికి మనము లోపలి కండక్టర్ మరియు బాహ్య కండక్టర్ను షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాము అంటే అక్కడ కరెంట్ ఏమీ ఉండదు డిఫరెన్షియల్ మోడ్లో కరెంట్ 0 ఉంటుంది అందువల్ల మనము అలా చేయలేము మరియు మనము దీన్ని ఇలా చేస్తాము కాని దీని అర్థం అదనపు ఇంపెడెన్స్ ని కలిగి ఉంటుంది ఈ లూజ్ కప్లింగ్ వల్ల అవుటర్ కండక్టర్ యొక్క షీల్డ్ మరియు గ్రౌండ్ మధ్య కొంత ఇంపెడెన్స్ ఉంటుంది మరియు కొంత కరెంట్ దాని ద్వారా ప్రవహిస్తుంది ఇది ఈ I1 మరియు I2 ను ఆన్బాలన్స్ చేస్తుంది ఎందుకంటే అవి ఇప్పుడు కలిసి ఉండవు కాబట్టి మీరు ఇవి ఒకేలా చూస్తారు కానీ ఈ బాహ్య భాగం ద్వారా మరొక కరెంట్ కాంపోనెంట్ I out ఉంటుంది కాబట్టి అధిక ఫ్రీక్వెన్సీ లోని అన్ని సమస్యలకు ఇది మూలం ఎందుకంటే అధిక ఫ్రీక్వెన్సీ లో షీల్డ్ ఉంది కాబట్టి అధిక ఫ్రీక్వెన్సీ లో మనకు ఒక కోయాక్సియల్ రకం ఉండాలి మరియు అది దీనికి దారితీస్తుంది మనకు అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద కూడా కోయాక్సియల్ కు బదులుగా ఒకే కండక్టర్ అయిన వేవ్గైడ్ను ఉపయోగించాలి కాబట్టి అది కూడా ఇలాంటి వాటితో సమస్యని కలిగిఉంటుంది కాబట్టి వీటన్నిటి యొక్క నికర ప్రభావం కారణంగా కండక్టర్ యొక్క వెలుపలికి I3 యొక్క ప్రవాహం ఉంటుందని మీరు చూస్తారు ఇక్కడ I1 ఒక కరెంట్ వెళుతుంది I2 కరెంట్ రిటర్న్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు కానీ అది కనెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ అదనపు ఇంపెడెన్స్ Zg ఉంది ఇది అవాంఛనీయం మరియు ఈ I3 ని ఇస్తోంది కాబట్టి లోడ్ ఫ్రీ స్పేస్ లోడ్కు కరెంట్ ఒక వైపు I1 మరొక వైపు I2 మైనస్ I3 అని అనిపిస్తుంది మనము I1 మరియు I2 లను ఒకేలా చేసినా అవి కలిసి ఉండవు కాబట్టి ఈ I3 ని చోక్ చేయడమే మన పని వాస్తవానికి బాలన్ యొక్క పని ఈ I3 ని చోక్ చేయడం దీన్ని చేయటానికి ఒక మార్గం ఈ బాజూకా బాలన్ అని పిలువబడే ఒక బాలన్ ని ఉపయోగిస్తారు ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇంతకు ముందు మీరు ఏమి చేస్తున్నారో కాకుండా మీరు మరొక మెటల్ స్లీవ్ను ఉంచారు ఈ ఔటర్ మెటల్ స్లీవ్ ఉంచండి లోపల ప్రతిదానిలో మీరు చూసేది మునుపటిలాగే మీకు మెటల్ స్లీవ్ ఉంది మరియు ఆ మెటల్ స్లీవ్ ఇక్కడ కోయాక్సియల్ ఔటర్ కండక్టర్ కు షార్ట్ చేయబడి ఉన్నది మరియు ఈ మెటల్ స్లీవ్ పొడవు ఏమిటి లాంబ్డా 4 గా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ షార్ట్ చేయబడి ఉన్నది కాబట్టి ఈ సమయంలో అది ఇన్ఫైనైట్ కలిగి ఉంది ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది ఇన్ఫైనైట్ ఇంపెడెన్స్ కలిగి ఉంది అంటే ఈ Zg అది ఇన్ఫైనైట్ ని ఇస్తున్నది కాబట్టి అది I3 ను చాలా చిన్నదిగా చేస్తుంది మరియు ఈ I1 మరియు I2 లను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే I3 తగ్గుతోంది ఇది బాజూకా బాలన్ ఇప్పుడు మరొక అవకాశం ఉంది ఆ మెటల్ స్లీవ్ ఉంచడానికి బదులుగా మీరు మరొక లాంబ్డా 4 ట్రాన్స్మిషన్ లైన్ను ఇక్కడ ఉంచవచ్చు ఇక్కడ మీరు మునుపటిలాగా షార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఏమి చేస్తున్నారంటే మీరు దీనిని ఉంచారు మునుపటి కేసు లో ఇది ఇక్కడ ఎక్కడా ఉంచబడలేదు మీరు దానిని లైన్ ఒకటి కి లేదా లోపలి కండక్టర్ కి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమి చేస్తున్నారో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఇది చిన్నది గా ఉంది ఇక్కడ ఓపెన్ గా ఉంది అంటే ఇప్పటికే అవుటర్ కండక్టర్ మరియు ఇన్నర్ కండక్టర్ వాటి కరెంట్ లు 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేస్ లో ఉన్నాయి ఎందుకంటే ఈ లాంబ్డా 4 వలన మీరు మరొక 180 అవుట్ ఆఫ్ ఫేస్ ను ఇస్తున్నారు కాబట్టి I3 ప్రవహించే ఏ కరెంట్ అయినా వ్యతిరేక కరెంట్ I1 లో ప్రవహిస్తుంది మరియు కాబట్టి అదే కరెంట్ I3 లో ప్రవహిస్తున్నది వ్యతిరేక కరెంట్ కాదు కాబట్టి మళ్ళీ మనము రెండు బాలన్ లను తయారు చేస్తున్నాము దీనిని లాంబ్డా 4 కోయాక్సియల్ బాలన్ అంటారు ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి మీరు ఈ లాంబ్డా 4 ను ఎందుకు ఎంచుకున్నారో చెప్పవచ్చు వాస్తవానికి లైన్ యొక్క ఏదైనా పొడవు ఈ ప్రయోజనం చేసి ఉండేది కాని మనం లాంబ్డా 4 ను తీసుకోకపోతే యాంటెన్నా ఆపరేషన్లు భంగం అవుతాయి ఎందుకంటే యాంటెన్నా ఆపరేషన్లకు రెండు కరెంట్ లు 180 డిగ్రీల అవుట్ ఆఫ్ పేజ్ లో ఉంటాయి అనే సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు లాంబ్డా 4మాత్రమే దీన్ని చేయగలదు ఏ ఇతర కేసు లోనైనా రెండు కరెంట్ లు ఒకదానికొకటి బాలెన్స్ చేస్తాయి కాని ఆపరేషన్స్ ఉండవు అంటే ఇన్నర్ కండక్టర్ మరియు ఓటర్ కండక్టర్ కరెంట్ లు అవుట్ ఆఫ్ పేజ్ గా ఉండవు మరియు ఇది మూడవ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇది అవుటర్ కండక్టర్ ఇది ఇన్నర్ కండక్టర్ ఇది కోయాక్సియల్ ఇన్నర్ కండక్టర్ అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను కాబట్టి అప్పుడు వాస్తవానికి బాలన్ అసలు పని ఏమిటంటే ఇప్పుడు ఈ బ్యాలెన్స్ నుండి ఆన్బాలన్స్ ను పొందడం ఈ ఆన్బాలన్స్ వస్తుంది ఎందుకంటే అవును నేను ఇంతకు ముందే చెప్పాను కాని కరెంట్ ప్రవాహ దిశ వ్యతిరేకం గా ఉంది కాబట్టి మీరు సమాంతర ఆక్సిలరీ లైన్ ని పొందుతారు కాబట్టి నేను బాలన్ లో చెప్పాను కాబట్టి మీరు VHF లో ముఖ్యంగా మన టీవీ బాక్సులలో చూస్తాం ఇది ఆ బాలన్ వాస్తవానికి ఆ బాలన్ లేకుండా మీకు మంచి రిసెప్షన్ లభించదు ఎందుకంటే సామర్థ్యం తక్కువగా ఉంది ఎందుకంటే డిఫరెన్షియల్ మోడ్లో రెండు విషయాలు రెండు కరెంట్ లకు సమానం కాకపోతే వాస్తవానికి చాలా నాయిస్ ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే నాయిస్ కూడా సమానమైన ప్రభావం కలిగి ఉంటుంది కాని కామన్ మోడ్ కరెంట్ లు వాస్తవానికి బాలన్ లేకుండా ఇది కామన్ మోడ్ కరెంట్ పెరుగుతుంది కాబట్టి తగ్గించడానికి ఈ బాలన్ ఉపయోగించబడుతుంది మరియు మీరు బాలన్ ఉంచినట్లయితే యాంటెన్నా కరెంట్ను చాలా సమర్థవంతంగా ప్రసరించగలదని లేదా అందుకోగలదని మీరు చూస్తారు మీరు బాలన్ను తొలగిస్తే యాంటెన్నా దాని సామర్థ్యం తీవ్రంగా తగ్గుతుంది బాలన్ను తీసివేసి ఏ టీవీలోనైనా రిసెప్షన్ నాణ్యత తక్కువగా ఉంటుందని మీరు తనిఖీ చేయవచ్చు ఎందుకంటే బాలన్ వాస్తవానికి డిఫరెన్షియల్ మోడ్ క్యారెక్టర్స్టిక్ ని మెరుగుపరుస్తుంది ఇది మనము CMRR లాంటిదే అని పిలుస్తాము లేదా మీరు EMI EMC ని చూస్తారు మీరు బహుళ ట్రాన్స్మిషన్ లైన్ లను కలిగి ఉంటే కామన్ మోడ్ మీరు అణచి వేయకపోతే మీకు చాలా నాయిస్ వస్తుంది లేదా ఇతర వాటిలో ఇంటర్పరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్పరెన్స్ ని తగ్గించడానికి ఈ బాలన్ ఉపయోగించబడుతుంది మరియు ఇది అధిక ఫ్రీక్వెన్సీ యొక్క సమస్య ఎందుకంటే మనము కోయాక్సియల్ లైన్ ను ఉపయోగిస్తున్నాము కాబట్టి సాధారణంగా VHF లో మరియు అవును UHF VHF ఈ సమస్య VHF UHF TV ట్రాన్స్మిషన్ లో ఈ సమస్య ఉంది ఎందుకంటే కోయాక్సియల్ మీడియం కానీ మీకు అక్కడ డైపోల్ ఉంది వాస్తవానికి ఈ TV యాంటెన్నా కామన్ మోడ్ మరియు డిఫరెన్షియల్ మోడ్ అని మనము తరువాత చూస్తాము ఈ కరెంట్ కాన్సెప్ట్ ని తెలివిగా వాస్తవ TV యాంటెన్నాలను రూపొందించడానికి ఉపయోగించబడింది ఈ VHF TV యాంటెన్నాలను పోల్డెడ్ డైపోల్ అర్రే అని పిలుస్తారు ఎందుకంటే మీరు చూస్తారు ఇప్పటికీ ఒక సమస్య ఏమిటంటే డైపోల్ కి 73 ఓంల రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంది అయితే ఫ్రీ స్పేస్ లో 377 ఓంల రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి డైపోల్ డైరెక్ట్ గా స్వీకరించడానికి ఉపయోగించినట్లయితే చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది భారీ అసమతుల్యత కాబట్టి మనకు డైపోల్ ఉంది కానీ ఇది 377 ఓం లేదా 400 ఓం రేడియేషన్ రెసిస్టెన్స్ వలె ప్రవర్తిస్తుంది వాస్తవానికి ఈ డిఫరెన్షియల్ మోడ్ మరియు యాంటెన్నా మోడ్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడం ద్వారా సమస్య పరిష్కరించబడుతుంది కాని ఇది తరువాతి ఉపన్యాసం లో చూస్తాము ధన్యవాదాలు